హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోసం కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి వీడియో ఉపన్యాసంలో మనము స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ గురించి ప్రారంభించాము ఈ వీడియో ఉపన్యాసంలో మెల్ట్డౌన్ అని పిలువబడే అటాక్ మరియు ఇతరులు స్పెక్యులేటివ్ అటాక్ తెలిసిన స్పెక్టర్ కాబట్టి ఈ అటాక్ ప్రాథమికంగా పనిచేస్తుంది ఈ అటాక్ జనవరి 2018 లో మళ్లీ కనుగొనబడింది మరియు ఇంటెల్ ప్రాసెసర్ల స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ ను కూడా ఉపయోగించుకుంటుంది మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా ప్రాసెసర్లో స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ ఏమి చేస్తుందంటే ముందస్తు సూచనలు వాస్తవానికి పూర్తయ్యేలోపు కొన్ని సూచనలు స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూట్ చేయబడతాయి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఈ సూచనల సమితి స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూట్ చేయవచ్చు మరియు ఈ సూచనల ఫలితం పోలిక మరియు జంప్కు అనుగుణమైన మునుపటి ఫలితం స్పెక్యులేషన్ వద్ద మాత్రమే ఎగ్జిక్యూషన్ పూర్తవుతుంది తప్ప ఈ సూచనలు committed ఉండవు కాబట్టి ఒక స్పెక్యులేషన్ ఉంటే మరియు స్పెక్యులేషన్ సరిగ్గా ఉంటే ఈ ఫలితాలన్నింటికీ వెంటనే committed ఉండవచ్చు మరియు ప్రోగ్రామ్ యొక్క పనితీరు నిరంతరం పెరుగుతుంది మరోవైపు స్పెక్యులేషన్ తప్పుగా ఉంటే ఇక్కడ ఒక బ్రాంచ్ కూడా ఉంది ఈ ప్రత్యేక చిరునామా మరియు ఈ లేబుల్ను అనుసరించే సూచనలు ఎగ్జిక్యూషన్ చేయవలసి ఉంది అప్పుడు అన్ని స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూట్ చేయబడిన ఫలితం ఇది పనితీరు ఓవర్హెడ్ ప్రాసెసర్లని ఇప్పుడే ఇక్కడ విస్మరించాల్సిన అవసరం ఉంది అందువల్ల స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూట్ చేయడానికి వారు ఈ పోలిక సూచనల ఫలితం ఏమిటో ప్రెడిక్ట్ చేయటానికి ప్రయత్నిస్తారు మరియు ఈ కోడ్ను స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈకోడ్ లేబుల్ను జంప్ on no zero సూచనలు ఫలితం ని ప్రెడిక్ట్ చేస్తుంది ఈజంప్ on no zero సూచనలను కాబట్టి దీన్ని సాధించడానికి ప్రాసెసర్కు జోడించబడినది బ్రాంచ్ ప్రిడిక్షన్ లాజిక్ అంటారు ఒక బ్రాంచ్ ప్రిడిక్షన్ లాజిక్ ఆ నిర్దిష్ట సూచనల వద్ద తీసుకున్న అన్ని బ్రాంచ్లను ట్రాక్ చేస్తుంది కాబట్టి ఉదాహరణకు ఈ చిత్రంలో ఇది 2 బిట్ బ్రాంచ్ ప్రిడిక్టర్ను చూపిస్తుంది మరియు బ్రాంచ్ ప్రిడిక్షన్ లాజిక్ బ్రాంచ్లు తీసుకున్నవి లేదా తీసుకున్న వాటి ఆధారంగా తీసుకోబడవని అంచనా వేస్తాయి ఆ బోధన ఎగ్జిక్యూషన్ చేయబడినప్పుడు గతంలో జరిగింది ఉదాహరణకు మనము తీసుకోని అంచనాతో ప్రారంభిద్దాం మరియు ఆ 2 యొక్క మొదటి పునరావృతం ఫలితంగా బ్రాంచ్ తీసుకోబడింది కాబట్టి బ్రాంచ్ ప్రిడిక్ట్ యొక్క స్థితి ఇక్కడ నుండి 00 నుండి 01 వరకు లూప్ యొక్క మరొక పునరావృతం లూప్ యొక్క తదుపరి పునరావృతం మళ్ళీ బ్రాంచ్లలోని బ్రాంచ్ తీసుకుంటే అప్పుడు స్థితి యొక్క ఈ బ్రాంచ్ ప్రిడిక్టర్ తీసుకున్నట్లు అంచనా వేస్తుంది మరియు ఇది 11 విలువను కలిగి ఉంది కాబట్టి 3 వ సారి జంప్ on no zero అమలు చేసినప్పుడు బ్రాంచ్ ప్రిడిక్టర్ బ్రాంచ్ తీసుకోబడుతుందని automatically అంచనా వేస్తుందని మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి బ్రాంచ్ ప్రిడిక్టర్ ముందు బ్రాంచస్ ఆధారంగా నేర్చుకుంటున్నారని మరియు ఫలితాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం చూస్తున్నామా ఆ బ్రాంచ్ను తీసుకుంటారా అని అన్ని బ్రాంచ్ లు తీసుకోబడతాయో లేదో ఆ బ్రాంచ్ స్పెక్యులేషన్ ఎగ్జిక్యూషన్ను తీసుకోదు పనితీరును పెంచుతుంది కాబట్టి స్పెక్టర్ అటాక్ లో చూపబడినది ఏమిటంటే ఈ బ్రాంచ్ ప్రిడిక్షన్ మరియు స్పెక్యులేషన్ ప్రోగ్రామ్లో ఉన్న రహస్య డేటాను చదవగలిగే దుర్బలత్వాని కి దారితీయవచ్చు స్పెక్టర్ అటాక్ ను అర్థం చేసుకోవడానికి కోడ్ యొక్క చిన్న స్నిప్పెట్ను తీసుకుందాం ఈ if స్టేట్మెంట్ చదివితే అక్కడ X యొక్క విలువ తనిఖీ కోడ్లో array len తో చేయ బడుతుంది మరియు X తక్కువగా ఉంటే array len కంటే అప్పుడు మనము ఇండెక్స్ X వద్ద permeating access array యొక్క విలువను I లోకి తీసుకుంటారు మరియు ఆపై కూడా వారు రెండవ array ప్రాప్యత array2 స్థానంలో I 256 మరియు ఫలితంగా voil అనే ఈ వేరియబుల్ నిల్వ చేస్తాము కాబట్టి మనం ఇక్కడ చూడండి array2 ద్వారా పేర్కొన్న ఇది ఒక ప్రదేశంలోని ప్రాప్తి X arrayకి ఉంది ఇప్పుడు మనం తదుపరి చూస్తున్నది ఈ ప్రాసెస్ స్థలం యొక్క ఉపయోగం ఇప్పుడు ఇక్కడ ఒక రహస్య సమాచారం ఉందని మనము అనుకుంటాము మరియు అటాక్ చేసేవారు ఈ చిన్న స్నిప్పెట్ యొక్క ఇతర భాగాలు రహస్య డేటా యొక్క కొన్ని భాగాలను చదవాలని కోరుకుంటారు కోడ్ చూడండి X array మరియు array2 కూడా ప్రాసెస్ యూజర్ స్పేస్ పార్ట్ లో ఇక్కడ X array2 ఉన్నాయి మరియు array len సరళత కోసం మనము I విలువను పట్టించుకోకుండా మరియు మనము అస్సుమ్ చేస్కోవాలి I కూడా ఏదో ఒక ప్రాసెస్ యొక్క యూసర్ పార్ట్ స్పేస్ లో ఉందని లేదా మీరు అస్సుమ్ చేస్కోవాలి I అండ్ Y I యొక్క భాగంగా రెజిస్టర్స్ లో స్టోర్ చేసి ఉందని అనుకోవాలి కాబట్టి ఈ చిన్న స్నిప్పెట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సాధారణ పరిస్థితులలో ఎలా జరుగుతుందో చూద్దాం మొదటి పని ఏమిటంటే ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు మనం సూచనలను లోడ్ చేయవలసి ఉంటుంది ఈ వేరియబుల్ X మరియు ఈ వేరియబుల్ కోసం లోడ్ array len కాబట్టి ఈ 2 లోడ్లు కారణమవుతాయి X మరియు array len ను రిజిస్టర్ల లో లోడ్ చేయటానికి మరియు నిర్దిష్ట ప్రక్రియ లో ఇది కాష్ మెమరీలోకి లోడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూపించినది ఏమిటంటే X మరియు array len మధ్య పోలిక ఉంది X నిజంగా array len కంటే తక్కువగా ఉంటే ప్రస్తుతం ఇది నిజమని మనము అనుకుంటాము అప్పుడు if condition ఎంటర్ చేసి ఈ రెండు సూచనలు అమలు చేయబడి మనము ఇప్పుడు ఈ కేసు ని అస్సుమ్ చేసుకుందాం తదుప రిమనం చూసేది ఏమిటంటే స్టేట్మెంట్ ఎంటర్ చేస్తే arrayలోకి X ఇండెక్స్ చేయడానికి మరియు డేటా యొక్క ఒక బ్లాక్ కారణమవుతుంది array x కి అనుగుణంగా కాష్లోకి లోడ్ అవుతుంది కాబట్టి మీరు assume ఈ డేటా కాష్లోకి మరియు రిజిస్టర్ లోకి లోడ్ అవుతుంది దీన్ని మనం I గా సూచిస్తాము తరువాత మనం చూసేది ఏమిటంటే I విలువను నేను ఇండెక్స్ చేయడానికి ఉపయోగిస్తాను array2 ఇతర మాటలలో మనకు I విలువ ఉంది ఇది కాష్లో లేదా రిజిస్టర్లో వాడిన ఇండెక్స్ లో ఉపయోగిస్తారు array2 మరియులో డేటా ప్రస్తుత ఒకటి బ్లాక్ కారణం array2 లోకి సాధారణంగా కాష్ మెమరీ లోడ్ ఉంటే X కన్నా తక్కువ ఉంది array len అప్పుడు మనం ఈ ఎగ్జిక్యూషన్ చివరికి సాధించిన array len ప్రస్తుతం కాష్ మెమరీ లో అదేవిధంగా X కలిగి మనము కాష్ మెమరీ మరియు 2 డేటా ఒక చాలా సంబంధిత బ్లాక్స్ డేటా I కాష్ లో మరియు ఇతర సంబంధిత Y డేటా మొత్తము ఉన్నప్పుడు కాష్ లో చేయనుంది ఇప్పుడు ఇది సాధారణ ప్రవర్తనలో ఉంది X నిజంగా తక్కువగా ఉంది array len కంటే కాబట్టి ఈ రకమైన తనిఖీలు చాలా ప్రోగ్రామ్ల లో చాలా సాధారణం అని తెలుసుకోండి array ఎల్లప్పుడూ బౌన్స్లో ఉన్న ప్రదేశంలో సూచిక చేయబడిందని నిర్ధారించడానికి ఇప్పుడు వీటిని పరిగణించండి కోడ్ యొక్క చిన్న స్నిప్పెట్ ఒక లూప్లో ఉంది మరియు మనము కోడ్ యొక్క చిన్న స్నిప్పెట్ ను చాలాసార్లు పిలుస్తున్నాము ఫలితంగా మరియు అందువల్ల ఇక్కడ ఒక బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఈ 3 స్టేట్మెంట్ల యొక్క పదేపదే పిలుపునివ్వడం బ్రాంచ్ ప్రిడిక్టర్ను బ్రాంచ్ తీసుకోబడలేదు అని predict చేస్తుంది కాబట్టి బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏమి చేస్తారో మనిము పరిశీలిస్తే స్టేట్మెంట్స్ మరియు X array len కంటే తక్కువ అనే condition తో వీటిని పదేపదే పిలవడం చివరికి బ్రాంచ్ ప్రిడిక్టర్ను ఈ ప్రత్యేక స్థితికి తరలిస్తుంది ఇక్కడ బ్రాంచ్ తీసుకోబడదని భావించబడుతుంది speculative ఎగ్జిక్యూషన్ ఏమి జరుగుతుందంటే ఈ సూచనలు I array X కు మరియు Y array 2 కు సమానం కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లను ప్రాసెసర్ ద్వారా ఈ సూచిక వద్ద I 256 స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూషన్ చెయ్యగలరు కాబట్టిఉంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కేసు ను పరిశీలిస్తేకేసు X ఇప్పటికే లోడ్ చేయబడి కాష్లో ఉన్న రహస్య డేటా మన వద్ద ఉంది కానీ కాష్లో కాష్లో array len లేదు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ల ఎగ్జిక్యూషన్ ను మళ్ళీ పరిగణించండి మనకు సందర్భం X కంటే array len ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇక్కడ ఏమి జరగాలి అంటే X అనేది array len కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నందున ఈ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూషన్ చేయకూడదు కాబట్టి సాధారణంగా ఎగ్జిక్యూషన్ చేయకూడదు కాబట్టిక X కంటే array len ఎక్కువగా ఉన్నందున స్టేట్మెంట్స్ లోపల if condition ఎగ్జిక్యూషన్ చేయకూడదు సరే అటువంటి దృశ్యం ఈ ప్రోగ్రామ్ ఎలా ప్రవర్తిస్తుందోలేదని మనము చూద్దాం array len కాష్ లో లేదని అస్సుమ్ చేయండి అది నేర్చుకున్న బ్రాంచ్ ప్రిడిక్టర్ మరియు స్థితిలో ఉన్నట్లు నా అంచనా తీసుకోబడలేదు కాబట్టి ఏమి జరుగుతుందో అక్కడ X కంటే ఎక్కువగా array len ఉన్నప్పటికీ స్పెకులేటివ్లీ ఈ సూచనలుఎగ్జిక్యూషన్ చేయబడతాయి కాబట్టి మొదట array len లెన్నందున కాష్ లోఇది కాష్ మిస్ కావడానికి కారణమవుతుంది దీనికి constable సమయం పడుతుంది మరియు కోర్సు యొక్క array len లో మెయిన్ మెమరీ నుండి కాష్ మెమరీ లోకి లోడ్ అవుతుంది మరో వైపు ఇతర భాగాలు ఉన్నాయి X కాష్లో మరియు మనము X యొక్క విలువను రహస్యంతో కూడిన కొంత ప్రదేశంతో నింపుతాము కాష్ ఇండెక్స్ array xI array x కు సమానమైన పిక్ని చాలా త్వరగా అంచనా వేయవచ్చు మరియు అదేవిధంగా మనకు కాష్లో కొంత స్థానం arrayX యొక్క విలువను కలిగి ఉంటుంది తరువాత మనం చేస్తున్నది మనము ఈ ప్రత్యేక విలువను ఉపయోగిస్తున్నాము ఇది తప్పనిసరిగా ఈ array2 యొక్క సూచికకు రహస్య విలువ మరియు ఇప్పుడు కాష్ మెమరీలోకి array2 లోని అన్ని విషయాలు ఈ ప్రక్రియలో కొనసాగుతున్నప్పుడు అర్రే లెన్ చివరకు చేరుకున్నదని అర్థం కాష్ మెమరీ మరియు ఇప్పుడు X an array len వచ్చినప్పటి నుండి ఈ ప్రత్యేకమైన స్టేట్మెంట్ను సూచించే ఈ చెక్ చివరకు ప్రారంభించబడవచ్చు కాని ప్రాసెసర్ ఇప్పుడు X array len కంటే గొప్పదని మరియు అక్కడ ఉన్న అన్ని speculative ఎగ్జిక్యూషన్ కోసం విస్మరించబడాలి మరియు అందువల్ల ఈ స్పెకులేటివ్లీ అమలు చేయబడిన సూచనలను ఈ ప్రక్రియ విస్మరిస్తుంది అయితే మిస్ సంభవించిందని అంచనా కారణంగా మనం ఏమి గమనిస్తాం అంటే ఇక్కడ ఏదో ఒక భాగం array2 అని కాష్ లో ఉంది అని ఈ భాగం array x విలువ ఆధారపడుతుంది మరియు మనం చూసిన విధముగా మనము ఆయొక్క తగినంత పెద్ద విలువను ఇచ్చాము మనము array x తద్వారా ఇది వాస్తవానికి బఫర్ ఓవర్ఫ్లోకు కారణమవుతోంది మరియు appointing inside the secret వేరే మాటలలో చెప్పాలంటే ఈ ప్రదేశంలో కాష్లోకి లోడ్ చేయబడినవి తప్పనిసరిగా రహస్య స్థానానికి దూరంగా ఉంటాయి అటాక్ చేసేవారికి చేయవలసిన తదుపరి విషయం ఏమిటంటే array2 లోని ఏ బ్లాక్ కాష్ లోకి లోడ్ అయ్యింది అతను ఏమి చేస్తాడు అంటే అతను ప్రతి array2 లోని ప్రధాన మూలకాన్ని యాక్సెస్ చేయడం ప్రారంభిస్తాడు తద్వారా అతను మితిమీరిపోతాడు మొదటి మూలకం మరియు ఈ అక్షం చాలా సమయం పడుతుందని అతను గుర్తించాడు ఎందుకంటే మొదటి మూలకం కాష్లో లేనందున అతను రెండవ మూలకాన్ని మళ్లీ ప్రయత్నిస్తాడు అతను కాష్ మిస్ అవుతాడు మరియు అందువల్ల ఎక్కువ కాలం ఎగ్జిక్యూషన్ సమయం పడుతుంది మరియు ఇది కొనసాగుతుంది ఒక నిర్దిష్ట మూలకం తక్కువ సమయం తీసుకుంటుందని అతను కనుగొను వరకు పదే పదే చేస్తాడు కాబట్టి తక్కువ సమయం ఈ మూలకం కాష్లో ఉందని గేమ్ గమనించినందున తక్కువ సమయం సమాచార రహస్యం కారణంగా కాష్ స్పెకులేటివ్లీ ప్రవేశ పెట్టింది మరియు అటాక్ చేసిన వ్యక్తికి రహస్య విషయాల గురించి కొంత సమాచారం లభిస్తుంది ధన్యవాదాలు